హలో మరియు ఈ వీడియో ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి ఈ వీడియో ఉపన్యాసం చివరిగా మనము ఫిజికల్లీ అన్క్లోనబుల్ ఫంక్షన్ల గురించి మాట్లాడినప్పటి నుండి కొనసాగుతుంది అవి ప్రామాణీకరణ కోసం మరియు ఇతర భద్రతా అంశాల కోసం ఎలా ఉపయోగించబడతాయి ప్రత్యేకించి అవి IOT లో ఉపయోగించే ఎడ్జ్ డివైస్ ల వంటి తేలికపాటిడివైస్ లకూ ముఖ్యమైనవి కూడా ఉన్నాయని మేము ప్రస్తావించాము చాలా సాధారణంగా ఉపయోగించే 2 రకాల PUF ఒకటి ఆర్బిటర్ PUF మరియు మరొకటి రింగ్ oscillator PUF కాబట్టి ఈ ఉపన్యాసంలో మేము ఆగిపోయిన ప్రదేశం నుండి కొనసాగుతాము మేము రింగ్ oscillator మరియు ఆర్బిటర్ PUF గురించి మరింత వివరంగా చూస్తాము వాటిలో 2 ని పోల్చి చూద్దాం ఆపై మేము ప్రామాణీకరణ పథకాలను ఎలా నిర్మించగలమో చూద్దాం PUF ల యొక్క ప్రస్తుత లోపాలు ఏమిటి మరియు అవి ఎంతవరకు తగ్గించబడతాయి కాబట్టి మనము రింగ్ oscillator PUFను చూశాము ఇది అలాంటి దే కాబట్టి అక్కడ రింగ్ oscillator లు ఉన్నాయి ఇక్కడ మనకు N oscillator లు ఉన్నాయి మరియు ప్రతి రింగ్ oscillator ఈ చిత్రం లో కనీసం ఉంది 3 ఇన్వర్టర్ గేట్లను కలిగి ఉంది మరియు 3వ అవుట్పుట్ వన్వాస్తవానికి వెనుకకు లూప్ చేయబడింది మరియు 1st ఇన్వర్టర్కు అనుసంధానించబడి ఉంటుంది ఇప్పుడు ఈ రింగ్ oscillator ఔట్ పుట్ లు అన్ని మల్టీప్లెక్సర్లకూ అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇది రెండుగా N 2 bit మల్టీప్లెక్సర్ల ద్వారా చూపబడింది కాని మనం వాటిని N bit మల్టీప్లెక్సర్లు గా కలిగి ఉండవచ్చు ఆపై మనకు కౌంటర్లు మరియు 1 bit ప్రతిస్పందన ఉంటుంది ఇలాంటిదే రింగ్ oscillator PUF వాస్తవానికి రింగ్ oscillator PUFను ప్రారంభించడానికి వినియోగదారు తప్పనిసరిగా ఎనేబుల్ సిగ్నల్ ఇవ్వాలి ముఖ్యంగా ఎనేబుల్ను 0 నుండి 1 కి మర్చి ఛాలెంజ్ ని కూడా పేర్కొనాలి కాబట్టి ఒక ఛాలెంజ్ ఇక్కడ తప్పనిసరిగా N oscillator ల నుండి 2 రింగ్ oscillator లను ఎంచుకుంటుంది అందువలన N రింగ్ ఆసిలేటర్ నుంచి 2 పిక్ చేయటం ఒక ఛాలెంజ్ మనకి ఉదాహరణకు అది రింగ్ oscillator ల 2 మరియు N ని పిక్ చేసింది అని మనము చేర్చించుకుందాం ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఎనేబుల్ సిగ్నల్ 1 అయినప్పుడు PUF యొక్క initial state ఉంటుంది అది తిరిగి ఫెడ్ చేయ బడుతుంది మరియు ఫలితంగా PUF యొక్క అవుట్ పుట్ వద్ద ఒక చదరపు వేవ్ రూపం ఉంటుంది మునుపటి ఉపన్యాసం లో చర్చించినట్లుగా ఈ వేవ్ రూపం యొక్క frequency ఈ PUF యొక్క తయారీ ప్రక్రియ లోని భాగం కాబట్టి ఉదాహరణకు కెపాసిటెన్స్ ఉందని మేము పేర్కొన్నాము రింగ్ oscillator PUF యొక్క ఫ్రీక్వెన్సీ ని వాస్తవంగా మార్చగల థ్రెషోల్డ్ వోల్టేజ్ మరియు అనేక ఇతర నానోస్కేల్ అంశాలు ఉన్నాయి అందువల్ల మనము ఆశించేది ఎమింటంటే ఏమిటంటే ఈ ప్రతి N రింగ్ oscillator లు భిన్నమైన ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు మేము చెప్పినట్లుగా ఒక ఛాలెంజ్ వాస్తవానికి 2 రింగ్ oscillator లను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటుంది కాబట్టి మేము మా చర్చలో రింగ్ oscillator 2 మరియు N ను పరిగణించాము మరియు ఈ అంతర్గత లక్షణాల కారణంగా రింగ్ ద్వారా ఉత్పన్నమయ్యే వేవ్ రూపం ఫ్రీక్వెన్సీ oscillator లు 2 మరియు N భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగిందంటే రింగ్ oscillator 2 మరియు రింగ్ oscillator N మల్టీప్లెక్సర్ నుండి మల్టీప్లెక్స్కు ఉంది కాబట్టి మనం పొందినది RA మరియు RB రెండూ స్క్వేర్ వేవ్ రూపాలు ఒకటి ఈ RA ఈ రింగ్ oscillator 2 మరియు 2 వ రింగ్ oscillator ను దాని అవుట్పుట్లోకి మార్చిన మల్టీప్లెక్సర్లు మరియు ఈ మల్టీప్లెక్సర్ Nth రింగ్ oscillator ను RB కి మార్చింది ఇప్పుడు మాకు రెండు కౌంటర్లు ఉన్నాయి రెండు కౌంటర్లు 0 తో ప్రారంభమవుతాయి మరియు అవి రింగ్ oscillator నుండి పొందిన ప్రతి ఆవర్తన లేదా ప్రతి positive పల్స్ను లెక్కించడం ప్రారంభిస్తాయి కాబట్టి మనకు తెలిసిన విషయం ఏమిటంటే 2 రింగ్ oscillator లు వాటి అంతర్గత లక్షణాల కారణంగా వేర్వేరుfrequenices వద్ద పనిచేస్తున్నందున ఈ 2 కౌంటర్లు తరువాత 1 లేదా 2 సెకన్ల మాదిరిగా వేరే గణన విలువను పొందుతాయి ఇప్పుడు దీని ఆధారంగా మనం 1 లేదా 2 సెకన్లు తర్వాత ఒక పోల్చి చూసుకొని ఈ 2 కౌంటర్లలో ఏది ఎక్కువ అని నిర్ణయించుకొని దాని ప్రకారం మనము 1 లేదా 0 అవుట్పుట్ ఇస్తాము కాబట్టి ఛాలెంజ్ యొక్క ప్రతిస్పందన మా ఉదాహరణలో ఒక ఆర్డర్ 0 ఉంటే ఫ్రీక్వెన్సీ FA నుండి మనము ఒక అవుట్పుట్ అందించే కన్నా నుండి కౌంటర్ కు అధిక వేల్యూ ఔట్పుట్ 1 ఇస్తాము లేకపోతే ఔపుట్ 0 ఇస్తాము ఇక్కడ మనం చూసేది ఏమిటంటే హార్డ్వేర్ పరికరం ఈ రింగ్ oscillator PUF ను అమలు చేస్తుంది మరియు తరువాత deploy చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఈ రింగ్ను B PUF చేయలేకపోయింది ఒక ఛాలెంజ్ ను ఎంచుకుందాం ముఖ్యంగా ఈ రింగ్ oscillator ల లో ఒక జతని ఎంచుకోండి 1 లేదా 0 అవుట్పుట్ను అందిస్తుంది ఇప్పుడు ఈ రింగ్ oscillator PUF యొక్క మొత్తం ప్రయోజనం లేదా మునుపటి వీడియో లో పేర్కొన్న విధంగా ఈ రింగ్ ఆసిలేటర్ PUF యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ అవుట్పుట్ ప్రతిస్పందన ఆ నిర్దిష్ట పరికరం యొక్క ఫంక్షన్ అవుతుంది ఒకవేళ నాకు రెండు సారూప్యడివైస్ లు ఉంటే ఈ డివైస్ లో ప్రతి రింగ్ oscillator PUF కలిగి ఉంటే ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట ఛాలెంజ్ కు నాకు భిన్నమైన ప్రతిస్పందనను ఇస్తాయి కాబట్టి ఏమి జరిగిందంటే ఈ ఒక ఛాలెంజ్ నాకు ఒక bit స్పందనను ఇస్తుంది కాబట్టి మనం ఈ రింగ్ oscillator ను పలు విభిన్న సవాళ్లతో నడుపుతున్నట్లయితే మనం పెద్ద అవుట్పుట్ ప్రతిస్పందనను నిర్మించగలము ఉదాహరణకు నేను నిరంతరం వేర్వేరు సవాళ్లను ఎంచుకుంటే నాకు పెద్ద స్ట్రింగ్ లభిస్తుంది ప్రతిస్పందనల నుండి మరొక ప్రతి ప్రతిస్పందన స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి మనము ఉదాహరణకు రింగ్ oscillator PUF యొక్క వివిధ లక్షణాలను పరిశీలిస్తాము కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన కాగితాన్ని సూచిస్తాము "పరికర ప్రామాణీకరణ మరియు రహస్య key కోసం ఫిజికల్లీ అన్క్లోనబుల్ విధులు జనరేషన్ " ఇది DAC 2007 లో ప్రొఫెసర్ దేవ్దాస్ చేత చేయబడింది కాబట్టి ఈ కాగితం రింగ్ oscillator PUF శీర్షం 4 FPGA యొక్క అమలు ను చూపిస్తుంది కాబట్టి వారు అలాంటి 15డివైస్ ల ను పోల్చారు ఈ డివైస్ లన్నీ సరిగ్గా ఒకేలా ఉన్నాయి మరియు అవి 1024 రింగ్ oscillator లను అమలు చేశాయి ప్రతి FPGA కి పైగా N 1024 ఉంది కాబట్టి వారు 3 ఇన్వెర్టర్లు బదులుగా 5 ఇన్వెర్టర్లు ఉపయోగించారని వారు చెప్పారు కాబట్టి ప్రతి రింగ్ oscillator లో 5 ఇన్వర్టర్లు మరియు AND గేట్ ఉన్నాయి ఈ ప్రత్యేక సంఖ్య ఇంటర్ చిప్ వైవిధ్యం లేదా PUF యొక్క ప్రత్యేకత లేదా PUF ప్రతిస్పందన యొక్క ప్రత్యేకతను చూపుతుంది ఇచ్చిన ఛాలెంజ్ కోసం పరికరం A మరియు ఇతర పరికరం B కి పంపిన అదే ఛాలెంజ్ ప్రతిస్పందన లు కనెక్ట్ చేయబడతాయి మరియు 2 ప్రతిస్పందనల హామింగ్ దూరాన్ని లెక్కించబడుతుంది ఈ ప్రత్యేకమైన క్రాఫ్ట్ 128 bits ప్రతిస్పందన ను చూపుతుంది ఇప్పుడు ఆశించినది ఏమిటంటే మంచి PUF కోసం ఇంటర్ చిప్ వైవిధ్యం గరిష్టంగా ఉండాలి కాబట్టి దీని అర్థం A యొక్క ప్రతిస్పందన B యొక్క ప్రతిస్పందన నుండి సాధ్యమైనంత భిన్నంగా ఉండాలి కాబట్టి 128 యొక్క ప్రతి ప్రతిస్పందనను మేము పరిశీలిస్తే A మరియు B ల మధ్య గరిష్ట వ్యత్యాసం ఉండటానికి bits ఆదర్శంగా A మరియు B 64 bitల లో వేత్యాసం ఉండాలి మరియు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు X అక్షం మీద ఇది A మరియు B ల మధ్య హామింగ్ దూరాన్ని చూపిస్తుంది మరియు Y అక్షం ప్రాబబిలిటీ చూపుతుంది హామింగ్ దూరం యొక్క పంపిణీకి వేవ్ రూపం సగటున 59 1 కలిగి ఉందని మనము చూశాము కాబట్టి ఆదర్శంగా ఇది 64 అయి ఉండాలి కాని 59 1 కూడా చాలా మంచి హామింగ్ దూరం మనకు అవసరమైన మరొక చెక్ ఇంట్రా చిప్ వైవిధ్యం కాబట్టి మేము మునుపటి ఉపన్యాసంలో చెప్పినట్లుగా ఇంట్రా చిప్ వైవిధ్యం పునరుత్పత్తి లేదా PUF యొక్క దృఢత్వాన్ని చూపుతుంది కాబట్టి మేము చెప్పినట్లుగా మేము PUF కలిగి ఉన్న పరికరానికి అదే ఛాలెంజ్ ను అందిస్తాము ప్రతిస్పందనను పొందవచ్చు మరియు ఒక రోజు తర్వాత లేదా ఒక నెల తరువాత లేదా ఒక సంవత్సరం తరువాత వేరే స్థితిలో ఉండవచ్చు మనము సరిగ్గా అదే పరికరాన్ని పంపించి స్పందనని పొందవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో మనం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ఛాలెంజ్ ను 20° say అని చెప్పవచ్చు మరియు 1 2వోల్ట్స్ వోల్టేజ్తో మరియు మరొక ఛాలెంజ్ 120 ° కు వేడి చేయబడిన మరియు 1 08వోల్ట్స్ వోల్టేజ్ కలిగి ఉన్న అదే పరికరానికి అదే ఛాలెంజ్ ను పంపవచ్చు కాబట్టి మంచి PUF కోసం ఆశించినది ఉష్ణోగ్రత సమయం మరియు ఇన్పుట్ వోల్టేజ్ వంటి పర్యావరణ పరిస్థితుల నుండి స్వతంత్రంగా ఉండటం ప్రతిస్పందన అదే ఛాలెంజ్కు సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి ఈ ప్రత్యేకమైన గ్రాఫ్ ఇంట్రా చిప్ హామింగ్ దూరం వైవిధ్యం యొక్క అంచనాను చూపుతుంది కాబట్టి ఈ 2 పరిస్థితుల లో ప్రతి స్పందన ఒకే ఛాలెంజ్కు ఎంత భిన్నంగా ఉంటుందో ఇది మీకు చెబుతుంది 20 ° 1 2వోల్ట్స్ మరియు 120 ° 1 08వోల్ట్స్ వద్ద ఛాలెంజ్ ఇచ్చినప్పుడు కాబట్టి చాలా సందర్భాలలో మీరు చూసేది ఏమిటంటే వేర్వేరు పర్యావరణ పరిస్థితులతో ప్రతిస్పందన మారదు కాబట్టి వాస్తవానికి PUF ప్రతిస్పందనల యొక్క 128 bits లో సగటున 0 61 bits వైవిధ్యం ఉందని నివేదించబడింది కాబట్టి మనము ఇప్పుడు వివిధ రకాల PUF ని పరిశీలిస్తాము కాబట్టి దీనిని ఆర్బిటర్ PUF అని పిలుస్తారు మరియు ముఖ్యంగా ఇది మనం చూసిన రింగ్ oscillator PUF తో పోలి స్తే కొన్ని విభిన్న లక్షణాలను కలిగి ఉంది కాబట్టి ఒక ఆర్బిటర్ PUF ప్రాథమికం గా ఒక స్విచ్ మీద ఆధారపడి ఉంటుంది దీనికి 2 మల్టీప్లెక్సర్లు ఉన్నాయి మీరు ఈ ప్రత్యేకమైన ఫిగర్ని పరిగణన లోకి తీసుకుంటే స్విచ్లో ఉపయోగించబడుతుంది రెండింటికి ఒకే ఇన్పుట్ 0 ఇవ్వబడుతుంది మరియు అదే 0 దీనికి అనుసంధానించబడి ఉంటుంది మరియు ఈ మల్టీప్లెక్సర్లలో ప్రతి ఒక్కటి 0 లేదా 1 ఇన్పుట్ ఆధారం గా అది సంబంధిత ఇన్పుట్ ను అవుట్పుట్ కు మారుస్తుంది కాబట్టి ఉదాహరణకు మల్టీప్లెక్సర్లు ఎంచుకున్న లైన్ 0 అయితే మల్టీప్లెక్సర్ల వద్ద ఈ ఇన్పుట్ అవుట్పుట్ కు పంపబడుతుంది మరోవైపు మల్టీప్లెక్సర్ యొక్క ఎంచుకున్న లైన్ 1 కు సెట్ చేయబడితే ఈ ఇన్పుట్ 2వవద్ద ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ వద్ద స్విచ్ అవుతుంది ఇప్పుడు ఒక ఆర్బిటర్ స్విచ్లో రెండు మల్టీప్లెక్సర్లు ఉపయోగించబడతాయి ఒకే ఇన్పుట్ ప్రస్తుతం ఉన్న రెండు మల్టీప్లెక్సర్లకు మారుతుంది మరియు రెండు మల్టీప్లెక్సర్లకు ఒకే select line ఉంటుంది 2 మల్టీప్లెక్సర్ల మధ్య ఒక చిన్న వ్యత్యాసం ఉంది మరియు మీరు చూసేది ఏమిటంటే ప్రతి మల్టీప్లెక్సర్లో ఇన్పుట్ లైన్ వాస్తవానికి భిన్నంగా అనుసంధానించబడి ఉంది ఉదాహరణకు నీలిరంగు లైన్ ఈ మల్టీప్లెక్సర్లో 0 కి అనుసంధానించబడి ఉంది మరియు అందువల్ల అవుట్పుట్ లైన్ 0 కు మారుతుంది ఈ సందర్భంలో నీలిరంగు లైన్1 కి అనుసంధానించబడి ఉంటుంది అదేవిధంగా ఎరుపు లైన్ ఈ సందర్భంలో 1 మరియు ఈ ప్రత్యేక మల్టీప్లెక్సర్లో 0 కి అనుసంధానించబడి ఉంటుంది మరియు అందువల్ల ఎంచుకున్న లైన్ 0 అయినప్పుడు ఇది ఎరుపు లైన్ కు మారవచ్చును కాబట్టి మీరు చెప్పేది స్విచ్ యొక్క ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ ఇవ్వబది అవుట్పుట్ ఎంచుకున్న లైన్ పై ఆధారపడి ఉంటుంది ఎంచుకున్న లైన్ 0 అయితే ఇక్కడ మనకు పైన నీలిరంగు లైన్ మరియు దిగువన ఎరుపు లైన్ ఉంటుంది మరోవైపు ఎంచుకున్న లైన్ 1 కు సెట్ చేయబడితే అది పైకి వెళ్ళే ఎరుపు లైన్ మరియు దిగువన ఉన్న నీలి లైన్ కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఎంచుకున్న లైన్ ని బట్టి మనం ప్రతి మల్టీప్లెక్సర్ల అవుట్పుట్ లో నీలిరంగు లైన్ ను లేదా ఎరుపు లైన్ ను పంపుతున్నాము కాబట్టి ఆర్బిటర్ స్విచ్ అని పిలువబడే ఈ ఆదిమ భాగం అప్పుడు ఆర్బిటర్ PUF ని నిర్మించడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఆర్బిటర్ PUFకు ఆసక్తి కలిగించే ఈ ప్రత్యేక స్విచ్ గురించి ప్రాథమిక లక్షణం ఏమిటంటే నీలం పైన పంపబడిందా లేదా ఎరుపు పైకి పంపబడిందా అనేది ఈ PUFల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ప్రాథమిక ఆర్బిటర్ స్విచ్ ఉపయోగించబడుతుంది ఆర్బిటర్ PUF ని నిర్మించడానికి ఒక సాధారణ ఆర్బిటర్ PUF ఇలా కనిపిస్తుంది కాబట్టి మనకు వాస్తవానికి ఇలాంటి స్విచ్లు ఒకదాని తరువాత ఒకటి మరియు మునుపటి స్లైడ్లో చూపిన విధంగా ప్రతి స్విచ్కు రెండు స్విచ్లకు అందించబడే ఒకే ఇన్పుట్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రస్తుతం ఛాలెంజ్ కూడా ఉంది కాబట్టి మనకు 0 లేదా 1 ఉన్న సవాళ్లు ఉన్నాయి మరియు ముఖ్యమైన ఛాలెంజ్ ఏమిటంటే నీలం లైన్ లేదా ఎరుపు లైన్ ను వరుసగా ఎగువ లేదా దిగువకు మార్చాలా వద్దా అని నిర్ణయిస్తుంది కాబట్టి ఉదాహరణ కోసం ఇక్కడ మేము ఈ ప్రత్యేకమైన స్విచ్ కోసం 0 ఉంచాము మరియు అందువల్ల ఇది నీలిరంగు లైన్ను దిగువకు మరియు ఎరుపు లైన్ను పైకి మారుస్తుంది అటువంటి స్విచ్ల శ్రేణి తరువాత మనకు చివరికి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది ఇది డి ఫ్లిప్ ఫ్లాప్ ఈ ప్రత్యేకమైన డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ 1 లేదా 0 ఇస్తుంది కాబట్టి ఈ డిజైన్ను PUF గా ఉపయోగించడానికి ఆసక్తికరంగా ఉండే 2 అంశాలు ఉన్నాయి 1st ది ఏమిటంటే వాస్తవానికి ఈ స్విచ్ల రూపకల్పనలో నానోస్కేల్ వైవిధ్యాల కారణంగా ఈ సిగ్నల్స్ స్విచ్ల ద్వారా ప్రచారం చేస్తున్నందున ఈ 2 పంక్తులు ఎరుపు మరియు నీలిరంగు లైన్ లు మనం చూసినట్లుగా ప్రసార వేగాన్ని అందుకుంటాయి రింగ్ oscillator విషయంలో మరియు ఈ మల్టీప్లెక్సర్లు అందించే ఆలస్యం తయారీ ప్రక్రియలు మరియు సిలికాన్ యొక్క వివిధ అంతర్గత లక్షణాలు ప్రక్రియ ద్వారా ప్రభావితమవుతుంది కాబట్టి ఫలితంగా అటువంటి స్విచ్ల ద్వారా క్యాస్కేడ్ చేసిన తర్వాత మనకు లభించేది ఏమిటంటే ఈ పంక్తులలో ఒకటి నీలం లేదా ఎరుపు లైన్ ఇతర లైన్ కంటే వేగంగా అవుట్పుట్కు చేరుకుంటుంది కాబట్టి మనకు ఇక్కడ D ఫ్లిప్ ఫ్లాప్ కూడా ఉంది ఇది ఈ 2 పంక్తులలో ఏది వాస్తవంగా వేగంగా ఉందో కొలుస్తుంది మరియు తదనుగుణంగా 0 లేదా 1 యొక్క అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి ఈ D ఫ్లిప్ ఫ్లాప్ వాస్తవానికి ఎలా చేయగలదో ఈ 2 సంకేతాలలో ఏది నిజంగా వేగంగా ఉందో గుర్తించడానికి మరిన్ని వివరాలను చూద్దాం కాబట్టి ఒక D ఫ్లిప్ ఫ్లాప్ను పరిశీలిద్దాం మరియు ఏమి జరిగిందంటే నీలిరంగు లైన్D ఇన్పుట్కు అనుసంధానించబడిందని మరియు రెడ్ లైన్ క్లాక్ ఇన్పుట్కు అనుసంధానించబడిందని మరియు అవుట్పుట్ ఒక bit ఇస్తుంది 0 లేదా 1 గా ఉండవచ్చు ఇప్పుడు ఇన్పుట్ 1 వ స్థానానికి చేరుకున్న నీలిరంగు లైన్ స్విచ్లు అని చెప్పండి ఫలితంగా మనకు ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి మనకు D లైన్ మొదట చేరుకుంటుంది తరువాత క్లాక్ సిగ్నల్ చేరుకుంటుంది మరియు క్లాక్ 0 నుండి 1 వరకు పరివర్తన చెందుతున్నప్పుడు D ఫ్లిప్ ఫ్లాప్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు D వద్ద ఇన్పుట్ అప్పుడు అవుట్పుట్ వద్ద లాచ్ చేయబడుతుంది క్లాక్ 0 నుండి 1 వరకు పరివర్తన చెందుతున్నప్పుడు D లైన్ వద్ద సిగ్నల్ మొదట వచ్చినందున అవుట్పుట్ 1 విలువను పొందుతుంది మరోవైపు క్లాక్ 0 నుండి 1 వరకు పరివర్తన చెందుతున్నప్పుడు క్లాక్ 1 వ స్థానంలో ఉంటే D ఇప్పటికీ 0 విలువలో ఉందని మరియు అందువల్ల అవుట్పుట్ Q 0 విలువను పొందుతుందని ఇది చూస్తుంది ఈ వివిధ స్విచ్ల కు పెరుగుతున్న ఎడ్జ్ 0 నుండి 1 పరివర్తన ను అందించడం మనం ఇక్కడ చూస్తాము ఈ 2 పంక్తుల కోసం ఫలితంగా differential path ఈ నిర్దిష్ట సమయంలో అవుట్పుట్ వద్ద మనకు ఒక మార్గం ఉంది ఇది మరొక మార్గం కంటే వేగంగా ఉంటుంది ఇప్పుడు మనం చర్చించిన విధంగా కాన్ఫిగర్ చేయబడిన D ఫ్లిప్ ఫ్లాప్ చూసినట్లుగా ఈ 2 మార్గాలలో ఏది 1వ దశకు వచ్చిందో గుర్తించగలుగు తాము తదనుగుణంగా మనం 0 మరియు 1 మధ్య మారగలుగుతాము కాబట్టి ఛాలెంజ్ ఆర్బిటర్ PUF లో మల్టీప్లెక్సర్ల యొక్క ఎంచుకున్న లైన్ కి ఇక్కడ 3 స్విచ్లు ఉన్నాయని పరిగణన లోకి తీసుకుంటే ఛాలెంజ్ 0 0 మరియు 1 కాబట్టి మనం ఛాలెంజ్ ను మార్చుకుంటే అది తప్పనిసరిగా ఎరుపు మరియు నీలి సంకేతాల కోసం మార్గాన్ని మారుస్తుందని గమనించండి ఫలితంగా అవుట్పుట్ మారవచ్చు కాబట్టి మార్గం భిన్నంగా ఉన్నందున ఈ 2 సిగ్నల్ల లో ఏది వేగంగా ఉందో దాని ఎంపిక కూడా భిన్నంగా ఉండవచ్చు మరియు అందువల్ల PUF యొక్క అవుట్పుట్ కూడా మారవచ్చు కాబట్టి ఆర్బిటర్ PUFను సృష్టించడం ద్వారా మనము ఒక ఛాలెంజ్ ను అందించాలి మరియు అవుట్పుట్ 0 మరియు 1 కాదా అని నిర్ణయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చిన ఛాలెంజ్ కోసం యూనిక్నెస్ లభిస్తుంది ఎందుకంటే ఈ మార్గాలు ప్రతి పరికరానికి భిన్నంగా ఉంటాయి మరియు ఛాలెంజ్ కోసం ఆర్బిటర్ PUF బహుశా అవుట్పుట్ 0 ఇస్తుంది అందువల్ల ఒక పరికరంలో ఒకే విధంగా ఉంటుంది ఇతర పరికరంలో యొక్క అవుట్పుట్ 1 ఇస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రామాణీకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది ఆర్బిటర్ PUF యొక్క ఫలితం ఇది ఈ ప్రత్యేక పేపర్ 2008 పేపర్ నుండి పొందబడింది ఇది రెండు ఉష్ణోగ్రతలలో ఇంటర్ మరియు ఇంట్రా చిప్ దూరాల ను చూపిస్తుంది ఒకటి 25 ° వద్ద మరియు మరొకటి 85 ° కాబట్టి ఫలితము రింగ్ oscillator PUF మాదిరిగానే ఉంటాయి కాబట్టి మనం చూస్తున్నది ఏమిటంటే అదే ఛాలెంజ్ కు ఇంటర్ చిప్ దూరం కోసం 128 bit స్పందన సగటున 64 ఉంటుంది కాబట్టి నేను 2 వేర్వేరు ఆర్బిటర్ PUF లకు ఒకే ఛాలెంజ్ ను అందిస్తే ప్రతిస్పందన సుమారు 64 bit ల ద్వారా మారుతుంది అదేవిధంగా 128 bit ప్రతిస్పందన కు ఇంట్రా చిప్ దూరం 16 కన్నా తక్కువ మరియు ఇన్పుట్ కేసులు ఉష్ణోగ్రత ప్రతిస్పందనను ఎక్కువగా ప్రభావితం చేయవు కాబట్టి దీని అర్థం ఏమిటంటే నేను ఒకే పరికరానికి ఒకే మార్పును సమయ మార్పు ఉష్ణోగ్రత మార్పు లేదా చాలా కాలం తర్వాత లేదా వేర్వేరు పరిస్థితులతో అందిస్తే ప్రతిస్పందన పోలి ఉంటుంది కాబట్టి మనం చూసినవి 2 pubs రింగ్ oscillator PUF మరియు ఆర్బిటర్ PUF మరియు ఇప్పుడు మనం చూడబోయేది ఏమిటంటే వాటిలో 2 ని పోల్చడానికి ప్రయత్నిస్తాము మరియు రెండింటి లక్షణాలు ఏమిటో చూద్దాం కాబట్టి1వ గమనించవలసిన విషయం ఏమిటంటే రింగ్ oscillator PUF లో మనకు ఈ 2 మల్టీప్లెక్సర్లు మరియు N bit ఛాలెంజ్ ఉన్నాయి కాబట్టి అవి తప్పనిసరిగా N bit ఛాలెంజ్ ఈ 2 రింగ్ oscillator ల లో ఒక జతని ఎంచుకుంటాయి మరియు అందువల్ల సాధ్యమయ్యే సవాళ్ల సంఖ్య N chose 2 మరోవైపు ఆర్బిటర్ PUF మనము తప్పనిసరిగా ఒక ఛాలెంజ్ ఎంచుకోవడానికి select line ఉపయోగించి సెట్ చేసి ఉంటే N లాంటి స్విచ్లు సాధ్యమవుతుంది స్విచ్లు ఆర్బిటర్ ఉండే సవాళ్ల సంఖ్య 2N అందువలన ఆర్బిటర్ PUF కోసం సవాళ్ల సంఖ్య 2N కాబట్టి సవాళ్ల సంఖ్య ఆధారంగా మనము ఈ PUF లను బలహీనమైన PUF గా వర్గీకరిస్తాము ఎందుకంటే దీనికి చాలా చిన్న సవాళ్లు ఉన్నాయి వాస్తవానికి ఛాలెంజ్ లు సరళంగా రింగ్ oscillator ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి లేదా strong PUF ఆర్బిటర్ విషయంలో ఎందుకంటే ఛాలెంజ్ ల సంఖ్య సాధ్యమయ్యే ఆర్బిటర్ స్విచ్ల సంఖ్యతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇవి బలహీనమైన PUF ల యొక్క లక్షణాలు అన్నిటిలో 1వ బలహీనమైన PUF లు చాలా మంచి ఇంటర్ మరియు ఇంట్రా తేడాలను కలిగి ఉన్నాయని గుర్తించబడింది రింగ్ oscillator లో మనం చూసినట్లుగా చాలా తక్కువ ఛాలెంజ్ ప్రతిస్పందన నమూనాలు ఉన్నాయి మరియు ఈ కారణంగా CRP లు లేదా ఛాలెంజ్ రెస్పాన్స్ పెయిర్లను రహస్యంగా ఉంచాలి మరియు దాడి చేసేవారికి బహిర్గతం చేయలేము ఎందుకంటే అలాంటి CRP ల సంఖ్య చాలా తక్కువ కాబట్టి తప్పనిసరిగా బలహీనమైన PUF లు క్రిప్టోగ్రాఫిక్ key లను సృష్టించడానికి ఉపయోగించబడతాయి అవి సాధారణంగా ఉపయోగించబడే ఇతర గుప్తీకరణ పథకాలతో కలిసి ఉపయోగించబడతాయి CRP ని దాచడానికి అవి సాధారణంగా ఉపయోగించబడవు కాని సాధారణంగా గుప్తీకరణ లేదా HMAC వంటి ఇతర క్రిప్టోగ్రాఫిక్ పథకాలతో కలిపి ఉంటాయి కాబట్టి బలహీనమైన PUF తో సమస్య ఏమిటంటే విభిన్న సవాళ్ల సంఖ్య పరిమితం అయినందున దాడి చేసేవారు ఈ సవాళ్లన్నింటినీ లెక్కించగలుగుతారు మరియు ప్రతి పరికరం కోసం దాడి చేసేవారు అన్ని ఛాలెంజ్ ప్రతిస్పందన జత ల డేటాబేస్ను సృష్టించగలరు మరియు అందువల్ల పరికరం లేకుండా ఉన్నప్పటికీ దాడి చేసేవాడు తన డేటాబేస్ నుండి ఏదైనా ఛాలెంజ్ కు ప్రతిస్పందనను అందించగలడు అందువల్ల బలహీనమైన PUF లు పరిమిత అనువర్తనాలను కలిగి ఉంటాయి ఇప్పుడు మనం చూసినట్లుగా బలమైన PUF లు భారీ సంఖ్యలో ఛాలెంజ్ రెస్పాన్స్ జతలను కలిగి ఉన్నాయి వాస్తవానికి ఆర్బిటర్ PUF లో ఉన్న ఆర్బిటర్ స్విచ్ల సంఖ్య ఆధారంగా ఛాలెంజ్ రెస్పాన్స్ జతల exponential number ఉందని మనము చూశాము ఈ కారణంగా దాడి చేసేవాడు అన్ని ఛాలెంజ్ రెస్పాన్స్ పెయిర్లను పట్టుకోలేడు లేదా దాడి చేసేవారు ఈ ఛాలెంజ్ రెస్పాన్స్ జతల యొక్క డేటాబేస్ను నిర్మించలేరు కాబట్టి ఉపయోగించిన ఛాలెంజ్ ప్రతిస్పందన జతలను బహిరంగపరచవచ్చు మరియు సాధారణంగా ఈ బలమైన PUF కి క్రిప్టోగ్రాఫిక్ పథకం అవసరం లేదు ఎందుకంటే నిల్వ చేయవలసిన రహస్యం ఏమీ లేదు కాబట్టి దీనితో మేము ఈ ఉపన్యాసాన్ని ఆపివేస్తాముతదుపరి ఉపన్యాసంలో PUF యొక్క మూడవ భాగం అయినPUF లు ఏ cryptographic శాస్త్రం లేదా రహస్య key ల అవసరం లేకుండా ప్రామాణీకరణ కలిగి ఉండటానికి ఎలా ఉపయోగించవచ్చో పరిశీలిస్తాము ఈ ప్రామాణీకరణ పథకం వల్ల సంభవించే అనేక బలహీనతలు ఎలా ఉన్నాయో సంభావ్య సమస్యలను తగ్గించే మార్గాలు కూడా చూస్తాము ధన్యవాదాలు Physical Unclonable Functions for Device Authentication and Secret Key Generation